గత 3 వారాలలో మనం ఇప్పటివరకు ఏమి చేసాము అంటే క్వాంటం మెకానిక్స్ ఆలోచన హైసెన్బర్గ్ యొక్క క్వాంటం మెకానిక్స్ సూత్రీకరణతో ఎలా అభివృద్ధి చెందింది మరియు ప్రారంభంలో పరివర్తనయాంప్లిట్యూడ్ పరంగా వ్రాయబడింది లేదా ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాను మరియు ఇది బోర్న్ జోర్డాన్ మరియు హైసెన్బర్గ్ చేత మ్యాట్రిక్స్ మెకానిక్స్ పరంగా సంస్కరించబడింది మునుపటి వారం చివరలో గత ఉపన్యాసంలో నేను వ్యాఖ్యానించినప్పుడు ఈ పద్ధతి ద్వారా క్వాంటం యాంత్రిక వ్యవస్థల పరిష్కారం సంక్లిష్టంగా మారుతుంది మరియు ఎర్విన్ ష్రోడింగర్ చేత అభివృద్ధి చేయబడిన వేవ్ మెకానిక్స్ పుట్టుకతో ఇది సులభం చేయబడింది మరియు ఇది వాస్తవానికి కణాలను తరంగాలుగా పరిగణిస్తుంది మరియు వేవ్ మెకానిక్స్ యొక్క పూర్తి యంత్రాలు మనం రాబోయే 2 వారాల్లో అభివృద్ధి చేయబోతున్నాం మరియు ఇది నిజంగా హైసెన్బర్గ్ యొక్క సూత్రీకరణకు సమానమని మరియు ఆ రకమైన క్వాంటం మెకానిక్స్ అభివృద్ధి యొక్క చిత్రాన్ని పూర్తి చేసి మనం దానిని వర్తింపజేస్తాము కానీ ఈ ఉపన్యాసంలో నేను ఏమి చేయాలనుకుంటున్నాను అనేది భౌతిక శాస్త్రంలో తరంగాలను ఎలా వర్ణించాలో మీకు ఒక సలహా ఇస్తాను కాబట్టి మనం తరంగాల వర్ణనతో ప్రారంభిస్తాము మరియు ప్రశ్న ఏమిటంటే వేవ్ అంటే ఏమిటి ఇది ఒక కణమా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతుందా కాబట్టి ఈ ప్రశ్నను పరిగణిద్దాము ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలే పదార్థమా లేదా ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలే భంగమా మరియు సమాధానం రెండవది ఉదాహరణకు మీరు ఒక గిన్నెలో నీరు తీసుకొని దానిలో మీ వేలును ముంచితే మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించే ఒక అవాంతరాన్ని సృష్టిస్తారు కానీ పదార్థం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళదు అదేవిధంగా మాట్లాడుతున్నప్పుడు నేను గాలిలో ప్రయాణించే ఒత్తిడి భంగం సృష్టిస్తున్నాను ఆ భంగం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంది కానీ పదార్థం గాలి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళదు కాబట్టివేవ్ అంటే ఏమిటి ఒక తరంగం ప్రస్తుతానికి మాధ్యమంలో ఒక భంగం కానీ విద్యుదయస్కాంత తరంగాలు ఉదాహరణకు వాటికి ఏ మాధ్యమం అవసరం లేదు కాబట్టిమనం మాధ్యమం లేదా శూన్యంలో చెబుతున్నాము ఉదాహరణకు విద్యుదయస్కాంత తరంగాలు ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగిస్తుంది మరియు స్పష్టంగా అది ప్రయాణించినప్పుడు అది నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుంది అది తరంగం మరియు దానిని గణితశాస్త్రపరంగా ఎలా వివరిస్తాము అనేది చూద్దాం కాబట్టి తరంగాలను గణితశాస్త్ర పరంగా వివరిస్తూ మనకు డిస్పర్షన్ లేని తరంగాలకు మన చర్చ ని పరిమితం చేయబోతున్నాం దాని అర్థం ఏమిటి ఏమిటంటే తరంగం ప్రయాణిస్తున్నప్పుడు మరియు ఆ భంగం ప్రయాణించేటప్పుడు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అది వక్రీకరించబడదు అని మరియు దాని అర్థం ఏమిటి ఏమిటంటే ఒకవేళ నా దగ్గర గిన్నెలో నీళ్ళు ఉన్నాయనుకోండి మరియు అందులో నేను ఒక అవాంతరాన్ని సృష్టిస్తాను కాబట్టి నేను దానిలో ఒక అవాంతరాన్ని సృష్టించాను మరియు అది ప్రయాణించేటప్పుడు అదే ఆకారాన్ని కలిగి ఉంటుంది లేక నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి 20 30 మీటర్ల దూరంలో నిలబడి ఉన్నప్పటికీ నేను విన్న ఒక పదాన్ని అతడు లేదా ఆమె అదే మాట వింటారుదాని అర్థం ఏమిటంటే పదం లేదా భంగం వక్రీకరించబడలేదు అని వీటిని డిస్పర్షన్ లేని తరంగాలు అని అంటారు అదేవిధంగా ఉదాహరణకి ఒక త్రాడు లో నేను ఒక పల్స్ను సృష్టిస్తేఆ పల్స్ అదే ఆకారంలో ప్రయాణిస్తుంది మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది డిస్పర్షన్ లేనిది మరియు అది ప్రతిబింబిస్తుంది మరియు తిరిగి రావచ్చు కాబట్టి ఇది మనం మాట్లాడుతున్న ఒక రకమైన తరంగాలు మరియు ఇలాంటివి గణితశాస్త్రంలో వివరించాలనుకుంటున్నాము కాబట్టి నేను ఇప్పుడు చెప్పినది నా దగ్గర ఉందని అనుకుందాం మరియు ఆలోచనలను తెలియజేయడానికి నేను ఒక కోణానికి పరిమితం చేయబోతున్నాను మరియు మనం 3 కోణాల కోసం వెంటనే సమీకరణాన్ని వ్రాస్తాను మరియు వాటితో మనం ముందుకు సాగుదాము కాబట్టి ఒక కోణంలో నేను x అక్షం వైపు ప్రయాణిస్తున్నానని అనుకుందాం మరియు నేను సృష్టిస్తానునేను ప్రయాణించడం లేదు భంగం x అక్షం వైపు ప్రయాణిస్తుంది మరియు వేగం v తో ప్రయాణిస్తుంది నేను తదుపరి స్లైడ్కు వెళ్లి దీన్ని చూపిస్తాను కాబట్టి ఇక్కడ నా x అక్షం ఇక్కడ 0నేను 2 పరిస్థితులను తీసుకుంటానుఒకటి ఈ రకమైన భంగం ఏదైనా వేగం v తో కుడి వైపున ప్రయాణిస్తుందిఅదే భంగం వక్రీకరించకుండా స్పీడ్ v తో ఎడమ వైపుకు ప్రయాణించే మరొక పరిస్థితిని నేను తీసుకోవచ్చు మరియు నేను ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటేఒక వేళ ఇది టైం t0 వద్ద x యొక్క ఫంక్షన్ f అయితేx దూరం వద్ద టైం యొక్క ఫంక్షన్ గా భంగం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను x వద్ద ఏదో గమనిస్తుంటే ఇది చాలా సులభం కాబట్టి నేను ఇక్కడ ఎక్కడో ఒక దూరం x వద్ద గమనిస్తున్నానని అనుకోండి ఇది t 0 టైం వద్ద x vt స్థానంలో ఉన్న అదే భంగం అవుతుంది కాబట్టి ఇది x v t యొక్క ఫంక్షన్ సాధారణంగా x 1 మరియు t 1 వద్ద భంగం ఉంటే నేను ఇలా వ్రాయగలను మరియు నేను దానిని x మరియు t యొక్క ఫంక్షన్గా గమనిస్తున్నాను ఇది t1 వద్ద v వలె ఉంటుంది కాబట్టి ఇది ప్రయాణాన్ని కలిగి ఉన్నందున ఈ కేంద్రం చాలా దూరం v t ద్వారా మార్చబడిందినేను దీనిని వ్రాస్తాను ఇది భంగం లేదా కుడి వైపు ప్రయాణించే తరంగం ఎడమ వైపున ఇది x t వద్ద f చే ఇవ్వబడుతుంది ఇది t 0 సమయంలో x v t సానుకూల దూరంలో ఉంది మరియు నేను సాధారణంగా వ్రాయాలనుకుంటే f x t t 0 వద్ద f v కు సమానంగా ఉంటుంది కాబట్టిఎడమ వైపుకు ప్రయాణిస్తుందిగుర్తు మారుతుంది నేను దానిని మరొక విధంగా చూడగలను ఇంకొక మార్గం నేను సమయం t వద్ద పాయింట్ x ను చూస్తున్నట్లయితే x వద్ద t వద్ద మరియు టైం t t x v x 0 వద్ద భంగం ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే అది ప్రయాణించింది పల్స్ v t దూరం ప్రయాణించింది కాబట్టి ఇది చాలా ప్రయాణించింది కాబట్టి అంత ప్రయాణించడానికి x v సమయం పట్టింది కనుక ఒకవేళ అది కుడి వైపున ప్రయాణిస్తుంటే నేను ఎలా రాయవచ్చు అంటే t వద్ద f xx0 టైం t x v వద్ద f కి సమానంగా రాయవచ్చు మరియు అది ఎడమ వైపు ప్రయాణిస్తుంటే f x t x0t x v వద్ద f కి సమానం దీన్నిబట్టి మనకు ఏం అర్థమైంది చివరి స్లైడ్లో నేను ఏమి చేసాను మరియు ఇక్కడ డిస్పర్షన్ లేని ట్రావలింగ్ తరంగం కి మనకు ఏమి ఉంది అంటే f అనేది x v t ఫంక్షన్ గా ఉందినేను ఆ 0 లేదా ఒక ఫంక్షన్ t మైనస్ x v అనగా f t x v కనుక ట్రావలింగ్ తరంగం ఎలా ఉంటుందో చూడటానికి 2 మార్గాలని వివరిస్తాను కనుక ఉదాహరణకు నా దగ్గర ఫంక్షన్ అనేది e xvt2 గా ఉన్నట్లయితేఇది కుడి వైపున ట్రావలింగ్ తరంగం అవుతుంది మరియు t0 వద్ద ఎలా కనిపిస్తుందిఅది e xvt2 గా కనిపిస్తుంది మరియు సమయం పెరుగుతున్న కొద్దీ దూరం v t ద్వారా కుడి వైపున ప్రయాణం చేస్తుంది మరోవైపు నాకు e xvt2 f x t గా ఉంటే ఇది వేగం v తో ఎడమ వైపు ప్రయాణించే ఒక తరంగా ఉంటుంది లేదా దానిని ఈ విధంగా వివరించవచ్చు నేను దీనిని అనగా e 2 ను e v2 కు సమానంగా వ్రాయగలను అది t x v2 హోల్ స్క్వేర్ స్థిరంగా మారుతుంది ఇది మరొక మార్గం ఇది నేను ఆ టైం t లో చూస్తున్న భంగంఇది x 0 వద్ద టైం t - xv కాబట్టి ఇది తరంగాన్ని చూడటానికి 2 మార్గాలు నేను ఎక్కడో ఒక పొడవైన తీగలను తీసుకుంటానని అనుకుందాం మరియు దీనిని కదిలించడం ప్రారంభిస్తాను మరియు చూసినట్లయితే ఈ A x 0 మరియు ఈ చివర కదిలించడం ప్రారంభిస్తాను మరియు నేను దానిని y t అనేది కొంత యాంప్లిట్యూడ్ తో కదిలించడం ప్రారంభిస్తాను దానిని sin t అనుకుందాం కాబట్టి నేను దానిని పైకి క్రిందికి కదిలిస్తున్నాను స్థానభ్రంశం x ను x మరియు t యొక్క ఫంక్షన్ గా ఎలా చూస్తుంది కనుక ఇప్పుడే మనం చేసిన దానికి మళ్ళీ వెళ్దాం x మరియు t వద్ద y A sin ω t x v కి సమానం కాబట్టి తరంగం ప్రయాణించడం ప్రారంభించిన తర్వాత నేను స్థానభ్రంశం చూడాలనుకుంటే t లాంటి తరంగం ఆ పాయింట్ గుండా వెళ్ళింది ఈ పాయింట్ t సమయంలో కొంత దూరంలో ఈ పాయింట్లను చూస్తుంది స్థానభ్రంశం అది x 0 టైం t - xv వద్ద ఉంటుంది కాబట్టి ఇది క్రిందికి ప్రయాణించే సైనూసోయిడల్ తరంగంనేను కొద్దిగా భిన్నంగా A sin గా వ్రాయగలను నేను ని లోపలికి తీసుకోవచ్చు x v సార్లు vω v2πν λ 2π మరియు అందువల్ల నేను ఈ వ్యక్తీకరణను ASinωt 2πxλగా వ్రాయగలను 2πλ ను సాధారణంగా చిన్న k గా సూచిస్తారు మరియు దీనిని వేవ్ నంబర్ అని పిలుస్తారు కాబట్టి నేను సాధారణంగా సైనూసోయిడల్ వేవ్ y t అని వ్రాయగలను మరియు x వచ్చి ASinωt kx అయితే k అనేది 2πλ ఇది v కనుక నేను దీనిని కొంత యాంప్లిట్యూడ్ అనగా మైనస్ A sinkx ωtగా వ్రాయగలను నేను ఎలా వ్రాసినా x v t లేదా t - xv కలయిక ఉంది మరియు అది ట్రావెలింగ్ తరంగాన్ని మాత్రమే సూచిస్తుంది ట్రావెలింగ్ వేవ్ ఒక సైన్ వేవ్గా పరిమితం చేయబడిందా సమాధానం లేదు ఉదాహరణకు నేను అదే త్రాడు తీసుకొని కొంత సమయం వరకు దానిని పైకి కదిలించి అక్కడ పట్టుకుంటే మరియు తిరిగి రావచ్చుదాని అర్థం ఏమిటంటే నేను 0 మరియు కొంత సమయం t మధ్య సమయం కోసం కొంత భంగం A కు సమానమైన y t భంగం సృష్టిస్తాను మరియు తర్వాత t అనేది T కంటే ఎక్కువగా ఉన్నప్పుడుఇది మళ్లీ 0 లేదా ఇది x మరియు t యొక్క ఫంక్షన్ గా ఎలా కనిపిస్తుంది కాబట్టిt x v 0 మరియు T మధ్య ఉన్నప్పుడు ytx A కి సమానంగా ఉంటుంది మరియు ఇతర విలువలకి ఇది 0 అవుతుంది కాబట్టి మీరు లెక్కించవచ్చు కనుకఇది ఎలా ఉందో చూపించవచ్చు నేను నిజంగా ఒక చదరపు తరంగాన్ని సృష్టిస్తున్నాను ఇది ఈ A తో క్రిందికి ప్రయాణిస్తుంది మరోవైపు అది tt x v 0t మరియు 0 కి y t x A లేకపోతే ఈ తరంగం ఎడమ వైపు ప్రయాణిస్తుంది కాబట్టి నేను ప్రయత్నిస్తున్నది ఏమిటంటేభంగం ఎడమ నుండి కుడికి ప్రయాణించవచ్చు స్వచ్ఛమైన ఫ్రీక్వెన్సీ లేదా హార్మోనిక్ వేవ్ నేను హార్మోనిక్ వేవ్ అనే పదాన్ని వదిలివేస్తున్నాను ఇది ఇచ్చిన స్థలంలో సైన్ ఒమేగా t పై ఆధారపడి ఉంటుంది మరియు సాధారణంగా ఇది ఏదైనా ఆకారం కావచ్చు ఇది హార్మోనిక్ వేవ్ లేదా సైనూసోయిడల్ వేవ్ మరియు మిగిలినవి ఏదైనా ఆకారం కావచ్చు కాబట్టిదీనికి వక్రీకరణ తక్కువగా ఉంటుంది ఇది వక్రీకరించదు కనుక అవి ట్రావెలింగ్ తరంగాలు కాబట్టి ఇప్పుడు చలనాన్ని నియంత్రించే సమీకరణ తరంగ సమీకరణాన్ని వ్రాద్దాం దీనిని చూద్దాం ఇది t - xv యొక్క ఫంక్షన్ కనుక నేను దీనిని తీసుకున్నట్లయితే ఈ పరిమాణాన్ని z అని అనుకుందాం మరియు t కి సంబంధించి f యొక్క పాక్షిక అవకలనం తీసుకోండి నేను dfdz∂z∂t ను పొందబోతున్నాను ఇది dfdz వలె ఉంటుంది నేను x కి సంబంధించి f యొక్క పాక్షిక అవకలనం తీసుకుంటే ఇది dfdz∂zx గా ఉంటుంది ఇది 1vdfdz మరియు dfdz పాక్షికంగా ఉంటుంది మరియు పాక్షిక v ద్వారా ఉంటుంది కాబట్టి ఇది 1v∂f∂t అవుతుంది అందువల్ల ప్రయాణ తరంగం యొక్క తరంగ సమీకరణం ∂f∂x 1v∂f∂t ఇది ∂f∂x1v∂f∂t0అని సూచిస్తుంది పరిష్కారం గురించి ఏమిటి మనం పరిష్కారం నుండి నిర్మించినందున t xv గా ఉంటుంది కాబట్టి పరిష్కారం t - xv ఫంక్షన్ ఆకారం ఏదైనా కావచ్చు లేదా x v t యొక్క ఫంక్షన్ ఎడమ వైపు ప్రయాణించే తరంగం ఒక ప్లస్ గుర్తు కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ఎడమ వైపు తరంగ ప్రయాణానికి ft xv ద్వారా భర్తీ చేయబడుతుంది ఇది d f d z గా మిగిలిపోయింది అయితే1v∂f∂t అవుతుంది మరియు అందువల్ల ఎడమ వైపు ప్రయాణించే తరంగం ∂fx గా ఉంటుంది అది 1v∂f∂t లేక ∂f∂x 1v∂f∂t కి సమానం కాబట్టి నాకు రెండు సమీకరణాలు ఉన్నాయి వాటిని వ్రాద్దాం తరంగ ప్రయాణం ప్లస్ x దిశ కు వెళ్లే సమీకరణం వచ్చి ∂f∂x 1v∂ft మరియు తరంగ ప్రయాణం మైనస్ x దిశ కు వెళ్లే సమీకరణం వచ్చి మనకు ∂f∂x1v∂f∂t మరియు తరంగం ప్రయాణించే మార్గాలను గుర్తుంచుకోవడానికి గజిబిజిగా మారుతుంది మరియు అందువల్ల అది ప్లస్ గుర్తు అయినా మైనస్ గుర్తు అయినా ఆ రెండు సమీకరణాలను మనం కలిపాము మనం వాటిని ఎలా కలుపుతాము x కి సంబంధించి ట్రావెలింగ్ వేవ్ పాక్షిక ఉత్పన్నం 1v∂f∂t పైన ఉన్న ప్రశ్నల నుండి మీరు చూడగలిగేది అదే అని మీరు గ్రహించారు కాబట్టి నేను x కి సంబంధించి రెండవ డెరివేటివ్ తీసుకుంటే ఇది 1v2 ∂2t2 అవుతుంది మరియు ఈ గుర్తు ఇప్పుడు ప్లస్ అవుతుంది ఎందుకంటే మైనస్ స్క్వేర్ వచ్చి ప్లస్ అవుతుంది ప్లస్ స్క్వేర్ x ప్లస్ మరియు అందువల్ల సాధారణంగా నేను ఒక తరంగం కోసం 2fx21v22ft2 వ్రాయగలను మరియు అది ఎడమ లేదా కుడి వైపున ప్రయాణించే తరంగాన్ని వివరిస్తుంది కనుక దీనిని 2fx21v22ft2 లేదా 2fx2 1v22ft20 గా వ్రాద్దాం ఇది ఎడమ లేదా కుడి వైపుకి ప్రయాణించే తరంగాన్ని వివరిస్తుంది లేదా ఇది సరళ కలయిక లేదా రెండింటి సరళ కలయిక కావచ్చు కాబట్టి తరంగ సమీకరణం 2fx2 1v22ft20 యొక్క సాధారణ పరిష్కారం x v t యొక్క ఫంక్షన్ మరియు ఇతర ఫంక్షన్ gx v t కావచ్చు ఇక్కడ రెండూ పైన ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తిపరుస్తాయి f కుడి వైపున ప్రయాణించే భంగం యొక్క ఫంక్షన్ ను వివరిస్తుందని గమనించండిg ఎడమ వైపు ప్రయాణించే భంగం ను వివరిస్తుంది మరియు కలయిక కూడా ఉండవచ్చు ఇది పరిష్కారం ఎందుకంటే రెండూ తరంగ సమీకరణం లో ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తిపరుస్తాయి ఇది ఎడమ వైపు ప్రయాణించడం లేదా ముఖ్యంగా కుడి వైపున ప్రయాణించడంఇది నేను పిలిచే స్థిరమైన తరంగాలను కూడా వివరిస్తుంది ఇవి తరంగాలు ఇవి ఎడమ వైపు ప్రయాణించే మరియు కుడి వైపున ప్రయాణించే సమాన యాంప్లిట్యూడ్ తరంగాల సరళ కలయిక కాబట్టి అవి స్థిరంగా ఉంటాయి అవి కదలవు అవి ప్రయాణించవు ఇది తదుపరి ఉపన్యాసంలో చర్చిద్దాం ధన్యవాదాలు